కాబట్టి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ II పై ఉపన్యాసాలకు పునః స్వాగతం మరియు ఇది కన్వర్జెన్స్ ఆఫ్ ఫోరియర్ సిరీస్ పై 35 వ ఉపన్యాసం ఇప్పటికే మనము ఫోరియర్ సిరీస్ యొక్క కన్వర్జెన్స్ గురించి చర్చించాము మరియు ఇప్పుడు ఇది ఆ ఉపన్యాసం యొక్క కొనసాగింపు ఇక్కడ మనము వివిధ రకాలైన కన్వర్జెన్స్లను పరిశీలిస్తాము కాబట్టి మనము ప్రాథమికంగా కన్వర్జెన్స్ యొక్క విభిన్న భావనలు ఏమిటో కవర్ చేస్తాము మరియు ప్రధానంగా పాయింట్వైస్ కన్వర్జెన్స్ యూనిఫాం కన్వర్జెన్స్ మరియు మీన్ స్క్వేర్ కన్వర్జెన్స్ గురించి మాట్లాడుతాము మరియు ఈ మూడింటి మధ్య సంబంధాన్ని కూడా చర్చిస్తాము ఫోరియర్ సిరీస్కు సంబంధించి ఇది ఎలా సంబంధం కలిగి ఉందో ఈ విభిన్న భావన ని కూడా చర్చిస్తాము కాబట్టి మునుపటి ఉపన్యాసం నుండి పునశ్చరన చేద్దాము మనము కన్వర్జెన్స్ సిద్ధాంతాన్ని చర్చించాము అది డిరిచ్లెట్ సిద్ధాంతం మరియు తగిన పరిస్థితులు ప్రధానంగా ఒక వైపు డెరివేటివ్ మరియు పీస్ వైస్ కంటిన్యుటీ ల ఉనికి సంబంధించినది కాబట్టి పరిస్థితిని మళ్ళీ గుర్తుకు తెచ్చుకోవటానికి 𝑓 అనేది ఒక పీస్ వైస్ కంటిన్యూస్ ఫంక్షన్ మరియు ఈ ఒక వైపు డెరివేటివ్ లు ఉంటే ప్రధానంగా ఈ కాన్స్టాంట్ ఈ కాన్స్టాంట్ యొక్క పరిమితి ఉనికిలో ఉంటే అలాంటప్పుడు ప్రతి 𝑥 ∈ −𝐿 𝐿 కోసం ఫోరియర్ సిరీస్ కన్వర్జ్ అవుతుంది మరియు మనకు ఈ ఫలితం ఉంది ఇక్కడ ఈ సిరీస్ యొక్క విలువ ఈ సిరీస్ యొక్క మొత్తం సగటు విలువకు సమానంగా ఉంటుంది ఆ సమయంలో ఫంక్షన్ 𝑓 𝑥 వద్ద ఇది ఇక్కడ 𝑓 𝑥 కుడి చేతి వైపు లిమిట్ మరియు 𝑓 𝑥− ఎడమ చేతి వైపు లిమిట్ అవుతుంది కాబట్టి రెండు ముగింపు బిందువుల వద్ద కూడా దీనిని చర్చించాము ఈ సిరీస్ లిమిట్ లు ఈ సగటు విలువకు కన్వర్జ్ అవుతుంది మరియు అందువల్ల మనకు ఈ విలువ ముగింపు పాయింట్ల వద్ద ఉంది ఇప్పుడు మనము ఇక్కడ 𝑥 𝐿 ప్రతిక్షేపించినప్పుడు ఇది సరళీకృతం అవుతుంది కాబట్టి మనము ముగింపు పాయింట్ల వద్ద సరళమైన ఫలితాన్ని పొందుతాము కాబట్టి ఇప్పుడు ఈ మునుపటి ఉపన్యాసంలో మనం ఇప్పటికే చూసిన కన్వర్జెన్స్ భావనలతో కొనసాగుతాము ఇక్కడ ప్రతి 𝑥 బిందువుకు −𝐿 నుండి 𝐿 వరకు మొత్తం సిరీస్ ఫంక్షన్ ఈ సగటు విలువకు కన్వర్జ్ అవ్వడం గురించి మాట్లాడుతున్నాము కాబట్టి ఇప్పుడు మనము ఇక్కడ ఒక క్రమాన్ని నిర్వచిస్తాము ఎందుకంటే మనం కన్వర్జెన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు మనం ఒక క్రమాన్ని నిర్వచించాలి కాబట్టి ఇక్కడ ∞ కు బదులుగా పాక్షిక కూడికల క్రమాన్ని మనము నిర్వచిస్తాము మనము పరిమిత సంఖ్యలో పదాలను తీసుకుంటాము కాబట్టి ∞ ని సీరీస్ యొక్క ఈ మొదటి 𝑛 పదాల ద్వారా భర్తీ చేసాము మరియు ఈ మొత్తాన్ని 𝑓𝑛 అని పిలుద్దాం కాబట్టి 𝑛 యొక్క ప్రతి విలువకు ఈ 𝑓𝑛 కలిగి ఉన్నాము మనకు 𝑛 ఉంది అంటే 𝑓1 𝑓2 𝑓3 మరియు మొదలైనవి ఉన్నాయి మరియు సహజంగానే 𝑛 ∞ ఉన్నప్పుడు ఏమి జరుగుతుందో కన్వర్జెన్స్ గురించి ప్రశ్న తలెత్తుతుంది 𝑛 ∞ కి చేరుకున్నప్పుడు మనము ఖచ్చితంగా ఫోరియర్ సిరీస్ని కలిగి ఉన్నాము మరియు మన లక్ష్యం ఏమిటంటే 𝑛 ∞ కి చేరుకున్నప్పుడు 𝑓𝑛 ఏమి జరుగుతుందో తెలుసుకోవడం కాబట్టి మొదటిది మనము కన్వర్జెన్స్ యొక్క మొదటి భావన గురించి మాట్లాడుతున్నాము ఇది మీన్ స్క్వేర్ కన్వర్జెన్స్ మరియు ఈ మీన్ స్క్వేర్ కన్వర్జెన్స్ ఇంటిగ్రల్ అర్థంలో ఉంది కాబట్టి ఇది 𝑓𝑛 𝑥 ఇంటర్వెల్ 𝑎 𝑏 లో నిర్వచించిన ఫంక్షన్ యొక్క క్రమం అని నిర్వచించబడింది మరియు 𝑓అనేది 𝑎 𝑏 పై నిర్వచించబడిన మరొక ఫంక్షన్ ఆపై ఇక్కడ ఈ క్రమం మీన్ స్క్వేర్ అర్థంలో ఈ 𝑓 ఫంక్షన్కు ఇచ్చిన ఇంటర్వెల్ లో𝑎 𝑏 లో ఈ కింది షరతు సంతృప్తి చెందితే ఇది కన్వర్జ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఈ పరిస్థితి ఏమిటి ఈ రెండింటి వ్యత్యాసం యొక్క స్క్వేర్ న్ని మనము ఇంటెగ్రేట్ చేసినప్పుడు అనగా | 𝑓𝑥 − 𝑓𝑛𝑥| 2 𝑎 నుండి 𝑏 వరకు కాబట్టి వాస్తవానికి ఈ 𝑓𝑥 ను లిమిట్ గా కలిగి ఉన్నాము ఈ వ్యత్యాసం యొక్క స్క్వేర్ ని 𝑑𝑥 పరంగా ఇంటిగ్రేట్ చేసినప్పుడు మరియు ఇది 0 కి సమానంగా ఉంటుంది మనము ఈ 𝑛 ∞ కి చేరువైనప్పుడు ఇది 𝑓𝑛 అనేది మీన్ స్క్వేర్ కోణంలో 𝑓 కు కన్వర్జ్ అవుతుంది మీన్ స్క్వేర్ కోణంలో అని ఎందుకు పేర్కొన్నాము ఎందుకంటే ఇది కన్వర్జెన్స్ యొక్క బలహీనమైన వెర్షన్ మనము తరువాత దాని గురించి మాట్లాడుతాము మనము మరో రెండు రకాల కన్వర్జెన్స్ ని అధ్యయనం చేస్తాము ఎందుకంటే ఇక్కడ ఈ ఇంటెగ్రల్ వ్యత్యాసం 0 కి వెళ్తుందని మాత్రమే మనము అనుమతిస్తున్నాము కాబట్టి ఈ ఇంటిగ్రల్ వివిక్త పాయింట్ల వద్ద లేదా అనేక వివిక్త పాయింట్ల వద్ద ఇంటిగ్రాండ్ యొక్క విలువ ని కనుగొనడం లేదు కాబట్టి ఆ సందర్భంలో ఇది 𝑓𝑥 మరియు 𝑓𝑛𝑥 లో వేర్వేరు పాయింట్ల వద్ద లేదా చాలా పాయింట్ల వద్ద స్వల్పంగా తేడా ఉండవచ్చు అయితే ఇప్పటికీ ఈ ఇంటెగ్రేషన్ 0 కి సమానంగా ఉండవచ్చు ఇది ఖచ్చితంగా ఇది కన్వర్జెన్స్ యొక్క బలహీనమైన రూపం అని మనము పిలుస్తున్నాము ఇప్పటికీ మనము దీనిని కన్వర్జెన్స్ అనే పేరు పెడుతున్నాము కానీ ఇంటిగ్రల్ కోణంలో మనము ఇక్కడ చర్చిస్తున్నాము ఎందుకంటే ఈ ఇంటిగ్రల్ 𝑛 → ∞ కి చేరుకున్నప్పుడు 0 కి వెళుతుంది కాబట్టి మళ్ళీ ఈ రెండు ఫంక్షన్లు చాలా పాయింట్ల వద్ద విభిన్నంగా ఉండవచ్చని నేను ఇప్పటికే చెప్పాను కానీ ఇప్పటికీ ఈ ఇంటెగ్రల్ విలువ 0 కి వెళ్ళవచ్చు మరియు 𝑓𝑛 మీన్ స్క్వేర్ కోణంలో 𝑓 కు కన్వర్జ్ అవుతుంది కాబట్టి కన్వర్జెన్స్ యొక్క ఇతర బలమైన సంస్కరణలువర్షన్ లు ఉన్నాయి వీటిని మనం చర్చిస్తాము ఇప్పుడు మరొకటి పాయింట్వైస్ కన్వర్జెన్స్ మరియు ఇది ఖచ్చితంగా ఈ డిరిచ్లెట్ సిద్ధాంతాన్ని చర్చిస్తున్నప్పుడు మనం ఇప్పటికే చర్చించిన కన్వర్జెన్స్ కాబట్టి ఈ ఇంటర్వెల్ 𝑎 𝑏 లో ప్రతి 𝑥 ∈ 𝑎 𝑏 కోసం ఈ 𝑓 పాయింట్వైస్ గా 𝑓𝑛 కన్వర్జ్ అవుతుందని చెప్తాము మనకు ఈ పరిమితి ఉంది 𝑓𝑛𝑥 𝑛 లేదా 𝑚 అయినా పట్టింపు లేదు కాబట్టి 𝑛 → ∞ కి చేరుకున్నప్పుడు 𝑓𝑛𝑥 𝑓𝑥 కు సమానం అంటే మనం ఇక్కడ 𝑥 ని స్థిరంగా చేస్తున్నాం ఆపై 𝑓𝑛 𝑥 యొక్క స్థిర విలువ 𝑥 కోసం 𝑓 𝑥 యొక్క ఈ క్రమంని వెళ్తుంది 𝑓 𝑥 మళ్ళీ 𝑥 యొక్క అదే విలువ ని పొందుతుంది కాబట్టి ఇక్కడ దీనిని పాయింట్వైస్ కన్వర్జెన్స్ అని పిలుస్తారు ఎందుకంటే మనం ఒక పాయింట్ను స్థిరంగా ఉంచుతున్నాము మరియు తరువాత మనం ఈ 𝑓𝑛𝑥 గురించి మాట్లాడుతున్నాము 𝑥 యొక్క స్థిర కోసం ఈ వాస్తవ సంఖ్యల క్రమం మనకు ఈ వాస్తవ సంఖ్యల క్రమం 𝑓𝑛𝑥 ఉంది మరియు ఇది 𝑛 → ∞ కి చేరుకున్నప్పుడు ఇది 𝑓𝑥 అవుతుంది మరియు మనము దీనిని పాయింట్ వైస్ కన్వర్జెన్స్ అని పిలుస్తాము మరియు ఇంటిగ్రల్ గా ఉన్న మునుపటి దాని కంటే ఇది బలమైన సంస్కరణవర్షన్ అని ఇక్కడ పేర్కొన్నాము కాబట్టి ఇక్కడ మనము ప్రతి 𝑥 కోసం మాట్లాడుతున్నాము ఒకసారి 𝑥 ను పరిష్కరించిన తర్వాత 𝑥 𝑓𝑥 కు కన్వర్జ్ అవుతుంది మనకు పాయింట్వైస్ కన్వర్జెన్స్ ఉంటే అది ఖచ్చితంగా మనం ఇంతకుముందు చర్చించిన మీన్ స్క్వేర్ కోణంలో కన్వర్జెన్స్ను సూచిస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ క్రమం యొక్క అధికారిక నిర్వచనం లేదా మనము మరింత గణిత పరంగా నిర్వచనాన్ని ఇస్తాము కాబట్టి ప్రతి 𝑥 ∈ 𝑎 𝑏 మరియు ఏదైనా 𝜖 0 ఇది ఎంత చిన్నదైనా సహజ సంఖ్య 𝑁𝜖 𝑥 ఉంటుంది కాబట్టి ఈ సహజ సంఖ్య 𝑁 మనం ఏ 𝜖 ఎంచుకుంటాము మరియు ఏది పరిగణిస్తున్నాము అనే దానిపై ఆధారపడి ఉంటుంది 𝑥మరియు 𝑓 𝑥 మధ్య ఈ వ్యత్యాసం ఏకపక్షంగా చిన్నదిగా సెట్ చేయవచ్చు ఎందుకంటే మనం ఎంచుకున్న 𝜖 𝑛 ≥ 𝑁𝜖 𝑥 కాబట్టి ప్రతి 𝑥 మరియు 𝜖 లకు 𝑁 సహజమైన సంఖ్య ఈ సంబంధం ప్రతి 𝑛 ≥ 𝑁 కు అది పాయింట్వైస్ కన్వర్జెన్స్ అని మనము పిలుస్తాము ఆపై మనము యూనిఫార్మ్ ఏకరీతి కన్వర్జెన్స్ గురించి మాట్లాడుతాము మరియు రెండింటి మధ్య స్వల్ప వ్యత్యాసం ఉంది ఎందుకంటే ఇక్కడ ప్రతి 𝑥 మరియు 𝜖 లకు 𝑁 సహజ సంఖ్య మాత్రమే ఉంది ఇది 𝜖 పై ఆధారపడి ఉండవచ్చు 𝜖 మరియు అది 𝑥 ఆధారపడి ఉండవచ్చు లేదా అది రెండిటి పై ఆధారపడి ఉండవచ్చు |𝑓𝑛𝑥 − 𝑓𝑥| 𝜖 𝑛 ≥ 𝑁𝜖 𝑥 అన్నింటికీ వర్తిస్తుంది ఇప్పుడు యూనిఫార్మ్ కన్వర్జెన్స్లో ∃ సహజ సంఖ్య 𝑁 అనేది 𝑥 నుండి స్వతంత్రంగా ఉంటుంది అయితే 𝑁 తప్పనిసరిగా 𝑁 పై మాత్రమే ఆధారపడి ఉండాలి అప్పుడు ఇక్కడ ఈ క్రమం యూనిఫార్మ్ గా 𝑓 కుకన్వర్జ్ అవుతుంది అని మనము చెబుతున్నాము ప్రతి 𝜖 కి సహజ సంఖ్య ఉంటే ఇది 𝜖 పై మాత్రమే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇక్కడ 𝑁 అనేది 𝜖 మరియు 𝑥 పై ఆధారపడి ఉంటుంది ఇక్కడ 𝑁 అనేది 𝜖 పై మాత్రమే ఆధారపడి ఉంటుంది

కాబట్టి ఇక్కడ ఈ వ్యత్యాసాన్ని సాధ్యమైనంత తక్కువగా చేయవచ్చు ∀ 𝑛 ≥ 𝜖 మరియు ఇది𝑁 𝑥 పై ఆధారపడి ఉండదు కాబట్టి అన్నీ 𝑥 విలువలకి ఇది వర్తించాలి అయితే పాయింట్వైస్ కన్వర్జెన్స్ విషయంలో ప్రతి 𝑥 మరియు 𝜖 లకు ∀ 𝑛 ≥ 𝑁 ఉన్న 𝑁 ఉంటే ఈ వ్యత్యాసం 𝜖 కన్నా తక్కువగా సెట్ చేయవచ్చు కానీ ఇక్కడ రెండవ సందర్భంలో మనము యూనిఫార్మ్ కన్వర్జెన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఒకే తేడా ఏమిటంటే ∃ సహజ సంఖ్య 𝑁 ని కలిగి ఉన్నాము ఇది మాత్రమే 𝜖 పై ఆధారపడి ఉంటుంది మరియు 𝑥 పై కాదు అప్పుడు దీనిని యూనిఫార్మ్ కన్వర్జెన్స్ అని మనము పిలుస్తాము రెండు రకాల కన్వర్జెన్స్ మధ్య వ్యత్యాసం చూపించడానికి ఈ రెండు భావాలు ఎలా భిన్నంగా ఉన్నాయో స్పష్టం చేయడానికి మనము కొన్ని సాధారణ ఉదాహరణలు తీసుకుంటాము కాబట్టి 𝑢𝑛 𝑥𝑛 మరియు 𝑥 ∈ 01 క్రమాన్ని పరిగణించండి కాబట్టి ఇక్కడ ఆసక్తికరమైనది ఏమిటి మీరు 0 మరియు 1 మధ్య 𝑥 ను పరిగణించినట్లైతే మనము ఇక్కడ 1 ని చేర్చబోము కాబట్టి అది అక్కడ 1 కి తెరిచిన బ్రాకెట్ ఉంటుంది కాబట్టి మనము ఏదైనా సంఖ్యను తీసుకుంటే మనము 𝑥 ని స్థిరంగా ఉంచాము మరియు తరువాత u𝑛 గురించి మాట్లాడుతున్నాము మరియు లిమిట్ ని 𝑛 → ∞ కు తీసుకుంటాము అప్పుడు ఇది ఖచ్చితంగా 0 కి వెళుతుంది ఎందుకంటే 𝑥 0 మరియు 1 మధ్య ఉంటుంది 0 ≤ 𝑥 1 ఇది 0 కి ఏకరీతిగా కన్వర్జ్ అవ్వదు కాబట్టి దానిని మనం పాయింట్ వైస్ కన్వర్జెన్స్ అని పిలుస్తాము కాబట్టి ప్రతి 𝑥 ∈ 01 కి 𝑛 → ∞ కి చేరువైనప్పుడు 𝑢𝑛 విలువ 0 కి చేరుకుంటుంది కాని ఇది 0 కి సమానంగా కలుస్తుంది ఇది మనం ఇప్పుడు చూస్తాము ఇక్కడ మనం పాయింట్వైస్ కన్వర్జెన్స్ మాత్రమే ఉంది మరియు మాకు ఏకరీతి కన్వర్జెన్స్ లేదు సహజంగానే ఏకరీతి కన్వర్జెన్స్ యొక్క నిర్వచనం నుండి ఏకరీతి కన్వర్జెన్స్ పాయింట్వైస్ కన్వర్జెన్స్ను సూచిస్తుంది మరియు పాయింట్వైస్ కన్వర్జెన్స్ మీన్ స్క్వేర్కోణంలో కన్వర్జెన్స్ను సూచిస్తుంది కాబట్టి ఇక్కడ ఇది ఏకరీతిగా కన్వర్జ్ అవ్వదు ఇది పాయింట్వైస్గా మాత్రమే కన్వర్జ్ అవుతుంది కాబట్టి దాని కోసం ఇచ్చిన 𝜖 ∄ సహజ సంఖ్య 𝑁 𝑥 నుండి స్వతంత్రంగా ఉంటే ఇక్కడ ఇది చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఈ సహజ సంఖ్య 𝑁 𝑥 పై ఆధారపడి ఉంటే మనకు పాయింట్ల వారీగా కన్వర్జెన్స్ మాత్రమే ఉంటుంది 𝑢𝑛𝑥 మరియు పరిమితం చేసే విలువ 0 మధ్య ఈ వ్యత్యాసం 𝜖 కంటే తక్కువగా ఉంటే సహజ సంఖ్య 𝑁 𝑥 నుండి స్వతంత్రంగా ఉండదు అయితే మనకు ఏకరీతి కన్వర్జెన్స్ ఉంటుంది కానీ ఇక్కడ అటువంటి 𝑁 ఉనికిలో లేదు ఈ ప్రత్యేక సందర్భంలో 𝑁 ఎల్లప్పుడూ 𝑥 మరియు 𝜖 రెండింటిపై ఆధారపడి ఉండాలి కాబట్టి ఇచ్చిన 𝜖 0 |𝑢𝑛−0|𝜖 మనము సహజ సంఖ్యను 𝑁 𝜖 పై మాత్రమే ఆధారపడి ఉంటుంది అని కోరుకుంటాము ఈ వ్యత్యాసం 𝜖 కన్నా తక్కువగా సెట్ చేయవచ్చు 𝜖 ఏదైనా ఏకపక్ష సంఖ్య మరియు ఇది ∀ 𝑛 𝑁 కి వర్తిస్తుంది కాబట్టి అనగా | 𝑢𝑛 0 | 𝜖 అంటే 𝑥𝑛 𝜖 ఉంటే ఇది నిజం అని గమనించండి | 𝑥𝑛 0 | 𝜖 ఇది 𝑥𝑛 𝜖 ఇది మనకు ఇక్కడ కావాలి ఇప్పుడు ఇది కొన్ని 𝑛 𝑁 కు సాధ్యమేనా అని మనము వెతుకుతున్నాము తద్వారా 𝑛 𝑁 కోసం ఇది నిజం కాబట్టి ఇక్కడ ఈ సంబంధం నుండి ఈ 𝑛 ఈ సంఖ్య కంటే ఎక్కువగా ఉండాలి అని మనము నిర్ధారించాము 𝑛 ln𝜖 ln𝑥 అప్పుడు ఈ సంబంధం మాత్రమే నిజం కాబట్టి ఇప్పుడు మనకు 𝑛 ln𝜖 ln𝑥 ∀ 𝑛≥𝑁 వర్తించే సహజ సంఖ్య ఉందా అనే ప్రశ్న మన ముందు ఉంది ఈ వ్యక్తీకరణ ఇక్కడ 𝑥 పై ఆధారపడని 𝑁 సహజ సంఖ్యను కనుగొనగలమా ఇక్కడ ln 𝑥 మరియు 𝑥 𝑥 ∈ 01 ఇంటర్వెల్ లో ఉంటాయి అని స్పష్టంగా తెలుస్తుంది 𝑥 విలువ 1 కి చేరువైనప్పుడు ln 𝑥 విలువ 0 కి చేరువవుతుంది ఇది ఏకపక్షంగా పెద్దది నా ఉద్దేశ్యం ఇది అపరిమితమైన సంఖ్య మనము ఇప్పుడు 𝜖 ఏదైనా కానీ ln 𝜖 కి చేరువవుతాము ఇక్కడ 𝑥 ∈ 01 ఉన్నందున ln𝜖 ln𝑥 ఈ పరిమాణం లో కి కట్టుబడి ఉంచలేము కాబట్టి ప్రాథమికంగా ఈ సంబంధం వర్తించే అలాంటి 𝑁 ను కనుగొనలేము అయితే మనము 𝑁 ను కేవలం ln 𝜖 ln 𝑥 కి సెట్ చేస్తే ఉదాహరణకు ఈ బ్రాకెట్ ఫంక్షన్ అంటే పూర్ణాంకం వైపు ∞ గా ఉంటుంది కాబట్టి మనకు ఈ సహజ సంఖ్య 𝑁 ఉంది ఈ వ్యక్తీకరణ నుండి వచ్చి ఆపై ఈ సహజ సంఖ్యను పొందడానికి ఈ విలువ ∞ గా ఉంటుంది కాబట్టి మనము అలాంటి వాటిని ఎంచుకోవచ్చు 𝑁 కానీ సమస్య ఏమిటంటే ఇది 𝜖 పై ఆధారపడి ఉంటుంది మరియు ఇది 𝑥 పై కూడా ఆధారపడి ఉంటుంది మనము 𝑥 ను పరిష్కరించిన తర్వాత మనము ఏదైనా సంఖ్యను 0 నుండి 1 వరకు తీసుకుంటాము అప్పుడు మనము అలాంటి 𝑁 ను పొందవచ్చు ఆపై ఈ సంబంధం వర్తిస్తుంది ఎందుకంటే ∀ 𝑛 𝑁 ఇది 𝑛 𝑁 కోసం ఇది కలిగి ఉంటుంది కాబట్టిఇది ఇచ్చిన ln 𝜖 ln 𝑥 కన్నా పెద్దది కాబట్టి మనం 𝜖 𝑥 కన్నా ఎక్కువ 𝑛 తీసుకుంటే ఖచ్చితంగా మనకు అక్కడ ఈ సంబంధం | 𝑢𝑛 0 | 𝜖 వర్తిస్తుంది అయితే ఈ 𝑁 𝜖 మరియు 𝑥 రెండింటిపై ఆధారపడి ఉంటుంది మరియు ఇది గణిత నిర్వచనం ప్రకారం పాయింట్ వారీగా కన్వర్జెన్స్ అని మళ్ళీ నిర్ధారిస్తుంది ఎందుకంటే మనం 𝜖 కంటే తక్కువగా సెట్ చేయలేము 𝑥 నుండి 𝑁 ని స్వతంత్రంగా ఉంచలేము ఈ పరిమాణం ln 𝜖ln x కారణంగా ఇది ఎల్లప్పుడూ 𝑥 పై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ పరిమాణం 𝑥 0 మరియు 1 మధ్య పరిధిలో ఉన్నప్పుడు ఇది పెరుగుతుంది మరియు అపరిమితంగా ఉంటుంది కాబట్టి 𝜖 పై మాత్రమే ఆధారపడి ఉండే 𝑁 విలువను కనుగొనడానికి అది సాధ్యం కాదు మరియు అందువల్ల ఈ క్రమం 0 కి యూనిఫార్మ్ గా కన్వర్జ్ అవ్వదు కాబట్టి మనము ఇంకొక ఉదాహరణని చూస్తాము ఉదాహరణకు ఇక్కడ మనం 𝑢𝑛𝑥𝑛𝑛 ని పరిశీలిస్తే అప్పుడు ఆ సందర్భంలో ఈ క్రమం ఒకేలా 0 కి కన్వర్జ్ అవుతుంది ఇది మనం ఇప్పుడు చూపిస్తాము మరియు అందువల్ల పాయింట్ వైస్ కన్వర్జెన్స్ కూడావర్తిస్తుంది ఎందుకంటే మనకు ఏకరీతి కన్వర్జెన్స్ ఉంటే పాయింట్వైస్ స్వయంచాలకంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ 𝑥𝑛𝑛 ≤ 1𝑛 అని మనం మరలా పరిగణించాలి మరియు అది 𝑥 మరియు 𝜖 నుండి 𝑁 ని స్వతంత్రంగా పొందగల ముఖ్య స్థానం కాబట్టి ఇది 𝑥 0 మరియు 1 మధ్య ఉన్నందున కాబట్టి మనము ఇక్కడ 𝑥𝑛𝑛 ≤ 1𝑛 కి కట్టుబడి ఉంటాము ఆపై మనము దీనిని ఇక్కడ 𝜖 కన్నా తక్కువకు సెట్ చేయవచ్చు కాబట్టి దీని నుండి మనం ఇప్పుడు 𝑁 ను నిర్మించవచ్చు ఎందుకంటే ఇక్కడ సంబంధం ఏమిటంటే ఇది 𝑛 1𝜖 అయితే ప్రాథమికంగా మనకు 𝑥𝑛𝑛𝜖 ఉంటుంది కాబట్టి ఈ సందర్భంలో మనకు 𝜖 ఇవ్వబడినది మనం 𝑁 1𝜖 ని ∞ గా తీసుకుంటే అప్పుడు ఈ వ్యత్యాసం ∀ 𝑛≥𝑁 𝜖 కంటే తక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని మనం మళ్ళీ సులభంగా చూడవచ్చు కాబట్టి మనకు | 𝑢𝑛 0 | 𝑥𝑛𝑛 ఇక్కడ 𝑢𝑛𝑥𝑛𝑛 కాబట్టి 𝑥𝑛𝑛 1𝑛 మరియు ఈ సంబంధం నుండి ఈ 1𝑛 కంటే తక్కువగా ఉంటుంది కాబట్టి ∀ 𝑛 ఎందుకంటే ఈ 𝑁 ఇది 𝑁 ఈ 1𝜖 కన్నా పెద్దది కాబట్టి మనం ఇక్కడ 𝑛𝑁 ఎంచుకుంటే ఖచ్చితంగా ఈ 1𝑛 𝜖 కన్నా తక్కువగా ఉంటుంది ఎందుకంటే ఈ సంబంధం ఇక్కడ 1𝑛 𝜖 మరియు ఇక్కడ ఈ 𝑛 𝑁 మనం 𝑁 ను 1𝜖 కన్నా పెద్దదానితో భర్తీ చేస్తే ఖచ్చితంగా ఆ సంబంధం ఉంటుంది కాబట్టి ఈ సందర్భంలో మనకు ఏకరీతి కన్వర్జెన్స్ ఉంది ఎందుకంటే మనము 𝑥 నుండి స్వతంత్రంగా ఉండే 𝑁 విలువ ను కనుగొనాలనుకుంటున్నాము ఇది 𝜖 పై మాత్రమే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ సందర్భంలో క్రమం యూనిఫార్మ్ గా కన్వర్జ్ అవుతుంది కాబట్టి యూనిఫార్మ్ కన్వర్జెన్స్ ని మనము మూడు భావనలలో చర్చించాము యూనిఫార్మ్ కన్వర్జెన్స్ అనేది కన్వర్జెన్స్ యొక్క బలమైన వర్షన్ కాబట్టి యూనిఫార్మ్ కన్వర్జెన్స్ ఈ పాయింట్వైస్ కన్వర్జెన్స్ను సూచిస్తుంది మరియు ఈ పాయింట్వైస్ కన్వర్జెన్స్ మీన్ స్క్వేర్ కోణంలో లేదా ఇంటిగ్రల్ అర్థంలో కన్వర్జెన్స్ను సూచిస్తుంది కన్వర్జెన్స్ యొక్క ఈ విభిన్న భావనలు ఫోరియర్ సిరీస్కు ఎలా సంబంధం కలిగి ఉన్నాయి లేదా ఇప్పుడు వీటికి ఫోరియర్ సిరీస్కు మధ్య సంబంధం గురించి చర్చిస్తాము కాబట్టి ఇప్పుడు ఈ చక్కని ఫలితం ఉంది ఇది 𝑓 ఒక పీస్ వైస్ కంటిన్యూస్ ఫంక్షన్ అయితే అప్పుడు ఫోరియర్ సిరీస్ 𝑓 మీన్ స్క్వేర్ అర్థంలో 𝑓 కు కన్వర్జెన్స్ అవుతుంది కాబట్టి ఇది మనకు కేవలం పీస్ వైస్ కంటిన్యూస్ మాత్రమే అవసరమయ్యే ఒక ఫలితం ఈ బలహీనమైన కన్వర్జెన్స్ అనగా మీన్ స్క్వేర్ కన్వర్జెన్స్ కోసం మనకు అదనపు పరిస్థితి అవసరం లేదు కాబట్టి మీన్ స్క్వేర్ కన్వర్జెన్స్ కోసం మనకు కేవలం పీస్ వైస్ కంటిన్యూస్ తప్ప వేరే పరిస్థితి అవసరం లేదు కాబట్టి ఫోరియర్ సిరీస్ను వ్రాయడానికి ఇది తగిన షరతు మరియు ఇది ఖచ్చితంగా మీన్ స్క్వేర్ కోణంలో కన్వర్జ్ అవుతుంది ఇది ఫోరియర్ సిరీస్ నిర్మాణాన్ని చూడటం నుండి కూడా చిన్నవిషయం అధికారిక రుజువు లేకుండా ఇది సెట్ చేయడం ద్వారా లేదా ఆ ఫోరియర్ గుణకాలను లెక్కించడం ద్వారా లభిస్తుంది ఫంక్షన్ 𝑓 ను ఇంటిగ్రేట్ చేయడం ద్వారా లేదా cos 𝑛𝑥 ని sin 𝑛𝑥 తో గుణించడం ద్వారా మరియు మళ్ళీ సమానం చేయడం ద్వారాకాబట్టి ఫోరియర్ సిరీస్ యొక్క మొత్తం నిర్మాణం ఇంటిగ్రల్ లను సమానం చేయడంపై ఆధారపడి ఉంటుంది మరియు ఫలితంగా మనము ఎల్లప్పుడూ ఈ కలయికను మీన్ స్క్వేర్ కోణంలో పొందుతున్నాము ఇది ఇంటెగ్రల్ అర్థంలో మాత్రమే ఉంటుంది కాబట్టి ఇక్కడ కొంచెం ఎక్కువ అన్వేషించడానికి ఈ మీన్ స్క్వేర్ భావం అంటే ఏమిటి 𝑓 𝑥 యొక్క వ్యత్యాసం యొక్క స్క్వేర్ యొక్క ఇంటిగ్రేషన్ మరియు ఈ పరిమాణం 0 కి వెళుతుంది ఇది ఒక క్రమం ఈ మొత్తం యొక్క క్రమం ఇక్కడ మరియు ఈ ఇంటిగ్రల్ లో 𝑛 → ∞ అప్పుడు ఇది 0 కి వెళ్ళాలి మీన్ స్క్వేర్ కోణంలో కన్వర్జెన్స్ అంటే అర్థం ఇదే కాబట్టి ఇది ఎల్లప్పుడూ అలానే ఉంటుంది మనకు పీస్ వైస్ కంటిన్యుటీ మాత్రమే అవసరం మరియు ఇది ఫోరియర్ సిరీస్ను వ్రాయడానికి కూడా సరిపోతుంది మరియు ఈ కోణంలో 𝑓 పై అదనపు షరతులు విధించకుండా ఇది సరిపోతుంది ఆపై మన వద్ద ఉన్న రెండవది ఖచ్చితంగా డిరిచ్లెట్ సిద్ధాంతం ఫంక్షన్ పీస్ వైస్ కంటిన్యూస్ గా ఉంటే మరియు తగిన ఒక వైపు డెరివేటివ్ లు ఉంటే ఎడమ మరియు కుడి వైపు డెరివేటివ్ లు మొదలైన వాటి గురించి మనము ఇప్పటికే చర్చించాము కాబట్టి ఆ డెరివేటివ్ లు ఉంటే ఈ ఇంటర్వెల్ లో 𝑓 యొక్క ప్రతి దశలో ఒక వైపు డెరివేటివ్ లు ఉనికి లో ఉంటే కాబట్టి ఇక్కడ సరళత కోసం మనము −𝜋 𝜋 తీసుకుంటున్నాము కానీ మనము దీన్ని ఎల్లప్పుడూ −𝐿 𝐿 నుండి సాధారణ ఇంటర్వెల్ ను తీసుకోవచ్చు కాబట్టి 𝑓 యొక్క ఒక వైపున డెరివేటివ్ లు ఉంటే ఈ ఇంటర్వెల్ లోప్రతి 𝑥 కోసం ఫోరియర్ సిరీస్ పాయింట్ వైస్ కన్వర్జెంట్ కాబట్టి ఈ ఇంటర్వెల్ లోప్రతి 𝑥 కోసం ఫోరియర్ సిరీస్ పరిమితుల యొక్క సగటు విలువకు పాయింట్వైస్గా కన్వర్జ్ అవుతుంది కాబట్టి ఇది ఖచ్చితంగా మనము చర్చించిన డిరిచ్లెట్ సిద్ధాంతం మరియు అక్కడ మనకు వాస్తవానికి పాయింట్వైస్ కన్వర్జెన్స్ ఉంది ఎందుకంటే మనం మాట్లాడుతున్నది ప్రతి 𝑥 కోసం ప్రతి స్థిర 𝑥 కోసం ఫోరియర్ సిరీస్ ఈ విలువకు కన్వర్జ్ అవుతుంది మూడవది ఇది 𝑓 కంటీన్యూస్ గా ఉన్నప్పుడు కన్వర్జెన్స్ యొక్క బలమైన వెర్షన్ కాబట్టి కన్వర్జెన్స్ యొక్క బలమైన సంస్కరణను పొందడానికి సహజంగా మనము 𝑓 పై మరిన్ని షరతులు విధించాలి కాబట్టి ఈ మూడింటిలో బలహీనమైనది మీన్ స్క్వేర్ భావం మరియు అక్కడ మనము అక్షరాలా ఏ షరతును విధించలేదు ఆ కన్వర్జెన్స్ యొక్క బలహీనమైన భావనకు పీస్ వైస్ కంటిన్యూస్ మాత్రమే సరిపోతుంది కానీ మనం పాయింట్వైస్ కన్వర్జెన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు అప్పుడు మనము ఒక వైపు డెరివేటివ్ యొక్క ఉనికి ఇక్కడ జోడించాము ఇప్పుడు మనము యూనిఫార్మ్ కన్వర్జెన్స్ గురించి మాట్లాడుతున్నాము కాబట్టి మనము కొంచెం ఎక్కువ జోడించాలి అంటే 𝑓 కంటిన్యూస్ గా ఉండాలి మరియు 𝑓′ ఈ ఇంటర్వెల్ లో పీస్ వైస్ కంటిన్యూస్ గా ఉండాలి అప్పుడు 𝑓 యొక్క ఫోరియర్ సిరీస్ యూనిఫార్మ్ గా కన్వర్జ్ అవుతుంది కాబట్టి ఈ పదం యొక్క ప్రతి విలువను మనం క్రమం లో తీసుకుంటే అది కూడా కన్వర్జ్ అవుతుంది కాబట్టి కన్వర్జెన్స్ యొక్క బలమైన భావన ఉంది మనకు ఇక్కడ 𝑓 కంటిన్యూస్ గా ఉండాలి మరియు పీస్ వైస్ కంటిన్యూస్ గా ఉండాలి కాబట్టి మనము కన్వర్జెన్స్ యొక్క మూడు భావాలను చర్చించాము మొదటిది మీన్ స్క్వేర్ కోణంలో బలహీనమైనది ఇక్కడ మనకు పీస్ వైస్ కంటిన్యూస్ తప్ప వేరే షరతులు అవసరం లేదు ఫోరియర్ సిరీస్ రాయడానికి ఇది సరిపోతుంది రెండవ భావన పాయింట్ వైస్ కన్వర్జెన్స్ మరియు మనకు డిరిచ్లెట్ సిద్ధాంతం ఉంది ఇది 𝑓 పీస్ వైస్ కంటిన్యూస్ గా ఉంటే మరియు ఆ ఒక వైపు డెరివేటివ్ లు ఉనికి లో ఉంటే ఆ సందర్భంలో మనకు పాయింట్వైస్ కన్వర్జెన్స్ ఉంటుంది మరియు మూడవ సందర్భంలో మనము ఇప్పుడు ఎక్కువ షరతులు విధించాము 𝑓 కంటిన్యూస్ గా ఉండాలి 𝑓′ పీస్ వైస్ కంటిన్యూస్ గా ఉండాలి మరియు ఇది పీస్ వైస్ కంటిన్యూస్ గా ఉంటే ఆ సందర్భంలో మనకు యూనిఫార్మ్ కన్వర్జెన్స్ 𝑓 పై బలమైన కన్వర్జెన్స్ ఉంటుంది కాబట్టి అక్కడ ఈ కనెక్షన్లో మనకు మరో మంచి ఫలితం ఉంది కాబట్టి నేను ఇక్కడ ఉత్తమ త్రిగోనోమెట్రిక్ పోలీనోమిల్ అప్ప్రోక్సిమతిన్ గురించి ప్రస్తావిస్తాను మనకు ఇప్పటికే త్రిగోనోమెట్రిక్ పోలీనోమిల్ మరియు త్రిగోనోమెట్రిక్ సిరీస్ గురించి తెలుసు కాబట్టి ఇక్కడ చాలా మంచి ఫలితం ఉంది ఒకవేళ 𝑓 పీస్ వైస్ కంటిన్యూస్ గా ఉంటే మరియు మీన్ స్క్వేర్ రూపాన్ని అనుమతించండి కాబట్టి మనము ఇక్కడ ఒక రకమైన లోపాన్ని నిర్వచిస్తున్నాము ఇది ఈ క్రింది ఫంక్షన్కి మీన్ స్క్వేర్ లోపం అని అర్ధం 𝑓 𝑥 మరియు ఇక్కడ త్రిగోనోమెట్రిక్ పోలీనోమిల్ మధ్య 𝐸 అనేది మీన్ స్క్వేర్ లోపం కొన్ని 𝑐0 2 అప్పుడు 𝑐𝑘 మరియు 𝑑𝑘 కొన్ని గుణకాలు cos 𝑘𝑥 మరియు sin 𝑘𝑥 ఇక్కడ 1 నుండి 𝑁 వరకు వెళుతుంది మరియు ఇది 𝑁 కాబట్టి ఈ లోపాన్ని మనము నిర్వచించాము దీనికి 𝑓𝑥 మరియు ఈ పోలీనోమిల్ మధ్య వ్యత్యాసం ఇక్కడ ఈ స్క్వేర్ తో మరియు తరువాత ఇంటెగ్రల్ గా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనకు ఉన్న ఫలితం ఏమిటంటే ఈ ఉపన్యాసంలో మనము రుజువు చేయకపోయినా దీనిని ఇక్కడ నిరూపించవచ్చు కానీ ఈ ఫలితాన్ని E మనము ఈ 𝑎0 𝑎1 𝑎2 𝑎𝑁 మరియు 𝑏1 𝑏2 𝑏𝑁 తీసుకున్నాము దీని అర్థం మనం 𝑎 మరియు 𝑏 ని దీనికి భర్తీ చేస్తే 𝑐 మరియు 𝑑 ఉంది అంటే ఫోరియర్ సిరీస్ నుండి వచ్చే పోలీనోమిల్ ని మనం ఖచ్చితంగా పొందుతాము అంటే ఈ 𝑎′𝑠 మరియు 𝑏′𝑠 ఫోరియర్ కోయెఫిషియంట్ అయితే ఈ లోపం మనం ఈ కోయెఫిషియంట్ ల కోసం ఎంచుకుంటే ఇతర వాస్తవ సంఖ్య కంటే తక్కువ లేదా సమానంగా ఉంటుంది ఈ లోపాలన్నిటిలో మనకు ఖచ్చితంగా ఫోరియర్ కోయెఫిషియంట్ తో లోపం ఏదైనా వాస్తవ సంఖ్యకు కనిష్టం గా ఉంటుంది ఇక్కడ 𝑎𝑘 మరియు 𝑏𝑘లుఫోరియర్ కోయెఫిషియంట్ లు మరలా ఈ ఫలితం మనకు ఏమి ఉంది మనకు 𝑐0 𝑐𝑘 మరియు 𝑑𝑘 ఖచ్చితంగా ఫోరియర్ కోయెఫిషియంట్ లు ఉన్నప్పుడు అటువంటి మీన్ స్క్వేర్ లోపం కనిష్టంగా ఉంటుంది కాబట్టి ఆ పాలినోమిల్ లేదా ట్రాంకేటెడ్ ఫోరియర్ సిరీస్ 𝑓 ఫంక్షన్కు ఉత్తమమైన అంచనాను ఇస్తుంది ఇక్కడ మరికొన్ని సంఖ్యలను ఎన్నుకోవడం ద్వారా మనకు మంచి అంచనా లభించదు మనము ఫోరియర్ కోయెఫిషియంట్ లను ఎంచుకోవాలి అప్పుడు ఈ మీన్ స్క్వేర్ లోపం మాత్రమే కనిష్టంగా ఉంటుంది కాబట్టి పాలినోమిల్ యొక్క ఈ కోయెఫిషియంట్ లను ఫోరియర్ కోయెఫిషియంట్ లుగా ఎంచుకోవడం ద్వారా మనకు ఉత్తమ త్రిగోనోమెట్రిక్ పాలినోమిల్ వస్తుంది కాబట్టి మనము ఫోరియర్ కోయెఫిషియంట్ లను ఎంచుకుంటే అటువంటి లోపం కనిష్టమైనది అటువంటి లోపం కనిష్టమైనది ఆ సందర్భంలో మరికొన్ని కోయెఫిషియంట్ లను ఎన్నుకోవడం ద్వారా మనకు ఈ లోపం కంటే తక్కువ లోపం ఉండకూడదు ఇప్పుడు ఈ లోపాన్ని పొందడానికి లేదా ఈ లోపాన్ని తగ్గించడానికి మనము ఫోరియర్ కోయెఫిషియంట్ లను ఎన్నుకోవాలి కాబట్టి ఇది ఫంక్షన్ 𝑓𝑥 ను ఫోరియర్ పాలినోమిల్ లేదా ట్రంకేటెడ్ ఫోరియర్ సిరీస్ లో సుమారుగా అంచనా వేయగల అప్ప్రోక్సిమేషన్ అర్థంలో ఇది మంచి ఫలితం మరియు ఈ ఫోరియర్ కోయెఫిషియంట్ లను ఎంచుకోవడం ద్వారా ఈ మీన్ స్క్వేర్ లోపం కనిష్టంగా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ శీఘ్ర ఉదాహరణ ఈ ఫంక్షన్ 𝑓𝑥 ను ఈ −𝜋 మరియు 𝑥 ద్వారా నిర్వచించనివ్వండి అప్పుడు మనము అన్ని పాయింట్ల కోసం ఫోరియర్ సిరీస్ మొత్తాన్ని కనుగొనాలి అంటే మనము డిరిచ్లెట్ సిద్ధాంతాన్ని వర్తింపజేస్తాము మరియు ఈ ఫంక్షన్ కోసం ఫోరియర్ సిరీస్ మొత్తం ఏమిటో చూద్దాం కాబట్టి మనము ఫోరియర్ సిరీస్ను లెక్కించవలసిన అవసరం లేదు ఎందుకంటే మనకు ఇప్పటికే కన్వర్జెన్స్ ఫలితం తెలుసు కాబట్టి 𝑥 0 వద్ద ఇది కూడా ఇక్కడ డిస్కంటిన్యుటీ స్థానం కాబట్టి ఫోరియర్ సిరీస్ ఈ సగటు విలువకు 0 పరిమితి విలువ వద్ద కన్వర్జ్ అవుతుంది కాబట్టి ఇక్కడ 𝑓 అంటే ఏమిటి 𝑓 0 0 మరియు𝑓 0− అక్కడ నుండి వచ్చే − కాబట్టి మనకు ఉంది 𝑥 0 వద్ద ఫోరియర్ సిరీస్ యొక్క విలువ ఇక్కడ 𝜋 మరియు −𝜋 వద్ద డిస్కంటిన్యుటీ కి మరొక పాయింట్ ఉంది మరియు ఇవి ఇంటర్వెల్ యొక్క ముగింపు బిందువులు మరియు ఈ పాయింట్ల వద్ద ఉన్న సిరీస్ విలువ ఈ వైపు నుండి ఈ సగటు విలువ 𝑓 𝜋− మరియు దాని నుండి 𝑓 −𝜋 కు కన్వర్జ్ అవుతుంది కాబట్టి ఇది అవుతుంది కాబట్టి ఇది 0 కి కన్వర్జ్ అవుతుంది మరియు అన్ని ఇతర పాయింట్ల వద్ద సిరీస్ ఫంక్షన్ అక్కడ నిరంతరంగా ఉన్నందున ఫంక్షనల్ విలువకు కన్వర్జ్ అవుతుంది కాబట్టి ఈ సగటు విలువలు ఫంక్షన్ విలువకు సమానంగా ఉంటాయి కాబట్టి ఈ ఫంక్షన్ 𝑥2 𝑥 యొక్క ఈ ఫోరియర్ సిరీస్ గురించి చర్చించే చివరి ఉదాహరణ ఇక్కడ −𝜋 𝑥 𝜋 ఫోరియర్ సిరీస్ ఇప్పటికే ఇక్కడ ఇవ్వబడింది మరియు మనము ఈ ఇంటర్వెల్ లో అన్ని పాయింట్ల వద్ద ఫోరియర్ సిరీస్ మొత్తాన్ని కనుగొనాలనుకుంటున్నాము మరియు ఫలితాన్ని కన్వర్జెన్స్లో వర్తింపజేస్తాము ఈ సిరీస్ మొత్తాన్ని ఇక్కడ కనుగొనాలనుకుంటున్నాము కాబట్టి అది ఆసక్తికరంగా ఉంటుంది కాబట్టి విరామంలోని అన్ని పాయింట్ల వద్ద ఫోరియర్ సిరీస్ మొత్తం గురించి మనము డిరిచ్లెట్ సిద్ధాంతాన్ని వర్తింపజేయవచ్చు మరియు మనం సులభంగా కనుగొనవచ్చు కాబట్టిఈ సందర్భంలో కంటిన్యుటీ ఇది ఫంక్షనల్ విలువకు సరిగ్గా సమానంగా ఉంటుంది మరియు మనకు డిస్కంటిన్యుటీ ఉన్న చోట మనము రెండు పరిమితుల సగటు విలువను తీసుకోవాలి కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈ సిరీస్ గురించి మనం 𝑥 𝜋 మరియు 𝑥 0 ను ప్రతిక్షేపిస్తే అప్పుడు మనము ఈ సిరీస్ను ఫోరియర్ సిరీస్ నుండి నేరుగా పొందవచ్చు కాబట్టి మనము ఈ 𝑥 𝜋 ను ఉంచితే మొదట మనం 𝜋 లేదా −𝜋 వద్ద చూడాలి ఫోరియర్ సిరీస్ ఏ విలువకి కన్వర్జ్ అవుతుంది కాబట్టి ఈ డిస్కంటిన్యుటీ పాయింట్ల వద్ద ఎందుకంటే ఇక్కడ మనకు మళ్ళీ డిస్కంటిన్యుటీ ఉంది ఒక వైపు మనకు 𝜋 𝜋2 మరొక వైపు మనకు −𝜋 𝜋2 ఉంది కాబట్టి డిస్కంటిన్యుటీ ఉంది కాబట్టి ఈ సిరీస్ ఈ సగటు విలువ అంటే ఈ 𝜋2 కు కన్వర్జ్ అవుతుంది కాబట్టి 𝑥 ± 𝜋 వద్ద సిరీస్ 𝜋2 కు కన్వర్జ్ అవుతుంది మరియు తరువాత మనము సిరీస్లోని అదే బిందువును ప్రతిక్షేపిస్తాము మరియు అది 𝜋2 కు సమానంగా సెట్ చేయబడుతుంది కాబట్టి మనకు ఈ సిరీస్ ఉంది ఇప్పుడు ఇక్కడ మనకు కుడి వైపు లభించే మొత్తం కూడిక విలువ 𝜋2 మరియు తరువాత ఇక్కడ మనము 𝑥 ± 𝜋 ఉంచుతాము కాబట్టి సైన్ కారణంగా ఇది 0 అవుతుంది మరియు ఇక్కడ cos 𝑛𝜋 𝜋 లేదా − 𝜋 పట్టింపు లేదు కాబట్టి ఇది −1 ఇస్తుంది మరియు తరువాత −12𝑛 ఇప్పటికే ఉంది కాబట్టి ఇది −1 2𝑛 అవుతుంది మీరు దీని నుండి సిరీస్ మొత్తాన్ని సులభంగా లెక్కించవచ్చు ఆ విలువ 𝜋26 అవుతుంది ఇది ప్రశ్నలో అడిగిన సిరీస్ లలో ఒకటి మరొకటి మనము 𝑥 0 ఉంచినప్పుడు ఈ కావలసిన సిరీస్లో మనకు లభించే సిరీస్ను పొందుతాము కాబట్టి ఇది మళ్ళీ 0 కి వెళుతుంది ఇక్కడ ఇది cos0 1 అవుతుంది మరియు తరువాత మనం అక్కడ కన్వర్జెన్స్ ని చూడాలి కాబట్టి ఇది 0 కి కన్వర్జ్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకు 𝜋23 సిరీస్ ఉంది ఆపై మనం ఇక్కడ ప్రతిక్షేపించినప్పుడు 𝑥 0 ప్రతిదీ 0 గా సెట్ చేయబడి ఉంది అక్కడ మనకు ఈ సిరీస్ లభిస్తుంది ఇది ఖచ్చితంగా అడిగిన సిరీస్ ప్రశ్న కాబట్టి ఇక్కడ సిరీస్ మొత్తం 𝜋212 పొందుతాము కాబట్టి ఈ కన్వర్జెన్స్ సిద్ధాంతం ద్వారా సిరీస్ యొక్క విలువను అనేక సిరీస్ల శ్రేణి మొత్తాన్ని మనం కనుగొనవచ్చు కాబట్టి ఉపన్యాసం సిద్ధం చేయడానికి మనము ఉపయోగించిన సూచనలు ఇవి ఆపై సంగ్రహంగా చెప్పాలంటే ఈ రోజు మనం కన్వర్జెన్స్ యొక్క విభిన్న భావనను చర్చించాము ఒకటి పీస్ వైస్ కంటిన్యూస్ అప్పుడు ఫోరియర్ సిరీస్ మీన్ స్క్వేర్ కోణంలో కన్వర్జ్ అవుతుంది మరియు పీస్ వైస్ కంటిన్యూస్ మరియు ఒక వైపు డెరివేటివ్ లు ఉంటే ఇది డిరిచ్లెట్ సిద్ధాంతం మరియు ఫోరియర్ సిరీస్ ఈ సగటు విలువకు కన్వర్జ్ అవుతుంది మరియు 𝑓 ఇంటర్వెల్ లో కంటిన్యూస్ గా ఉంటే మరియు 𝑓′ పీస్ వైస్ కంటిన్యూస్ గా ఉంటే అప్పుడు ఫోరియర్ సిరీస్ ఈ ఇంటర్వెల్ −𝜋 𝜋 లో యూనిఫార్మ్ గా కన్వర్జ్ అవుతుంది కాబట్టి ఈ ఉపన్యాసంలో ఇది కన్వర్జెన్స్ కి సంబంధించిన భావన మరియు మీకు ధన్యవాదాలు